ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ అందరికీ నమస్కారం మాతో ప్రొఫెసర్ సత్యనారాయణ గుమ్మడి ఉండటం మా అదృష్టం అతను మద్రాసులోని ఐఐటిలో బయోటెక్నాలజీ విభాగంలో ప్రొఫెసర్ మరియు అతను ఇప్పుడు 15 సంవత్సరాలుగా ఇక్కడ మాతో ఉన్నారు అతను పరిశోధనలో గణనీయమైన అనుభవం మరియు పరిశోధనలో చాలా విజయాలు కలిగి ఉన్నాడు అతని పరిశోధనా రంగాల లో తీవ్రమైన పరిస్థితులలో సూక్ష్మజీవుల మనుగడ మరియు పారిశ్రామిక అనువర్తనాల కోసం ఈ అంశాన్ని ఉపయోగించడం ఉన్నాయి అతను సెల్యులార్ మెమ్బ్రన్ లోని ఫాస్ఫోలిపిడ్ ట్రాన్స్ స్థానం యొక్క మాలిక్యులార్ మరియు జీవరసాయన ప్రాతిపదిక పై కూడా పని చేసారు కాబట్టి ప్రొఫెసర్ గుమ్మడి పరిశోధన యొక్క విశ్వసనీయ ప్రాంతాలలో ఇవి 2 ప్రధాన ప్రాంతాలు అతను అనేక పుస్తకాలు రాశారు వివిధ పుస్తకాలు లో అనేక అధ్యాయాలు రాశాడు అతను బయోలాజికల్ సైన్సెస్ రంగంలో 2012 సంవత్సరంలో నాసి స్కోపస్ యంగ్ సైంటిస్ట్ అవార్డు గ్రహీత మరియు ఇది ఎల్స్వేయర్ చేత ఇవ్వబడింది ఇది మీకు తెలిసిన జర్నల్ ప్రచురణ ప్రక్రియలలో ముఖ్యమైనది ఇక్కడ చాలా మంది శాస్త్రవేత్తలు ప్రచురిస్తున్నారు అతను అనేక జౌర్నల్ లలో ఎడిటోరియల్ బోర్డులో కూడా ఉన్నాడు కాబట్టి బయోటెక్నాలజీ విభాగంలో మాతో పరిశోధన చేయడానికి అతను చాలా బాగా అర్హత కలిగి ఉన్నాడని మీకు తెలుసు మరియు అతనికి చాలా అనుభవం ఉంది అది మనకు నేర్చుకోవటానికి మరియు వినడానికి చాలా విలువైనది కాబట్టి మాతో సమావేశంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి ధన్యవాదాలు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ కాబట్టి మిమల్ని ఈ సాధారణ ప్రశ్న అడగడం ద్వారా ప్రారంభిస్తాను బయోటెక్నాలజీలో సాంప్రదాయ పరిశోధన ప్రాంతాలుగా పరిగణించబడే ప్రాంతాలు ఉన్నాయి అవి కొంతకాలం అక్కడే ఉన్నాయి ఇక్కడ మీరు ఒక శోధన చేస్తే మీకు తెలుస్తుంది ఇప్పటికే ఉన్న సాహిత్యం చాలా ఉందా ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి బయోటెక్నాలజీలో దేశంలోని 2 ప్రాథమిక విభాగాల నుండి ఉద్భవించింది అని నా అభిప్రాయం కాబట్టి ఒకటి ఇంజనీరింగ్ నుండి చెప్పాలంటే అది కెమికల్ ఇంజనీరింగ్ నుండి వచ్చింది బయోటెక్నాలజీ పరంగా కెమికల్ ఇంజనీరింగ్లో పరిశోధన యొక్క సాంప్రదాయిక రంగం బయో కెమికల్ ఇంజనీరింగ్ కొన్ని మెటాబోలైట్స్ మరియు పారిశ్రామిక విలువైన సమ్మేళనాల ఉత్పత్తి ప్రక్రియను అభివృద్ధి చేయడానికి బయో ప్రాసెస్ ఇంజనీరింగ్ ఇది రసాయన ప్రక్రియ ద్వారా భర్తీ చేయబడుతుంది రసాయన ప్రక్రియను లోహేతర స్నేహపూర్వక జీవక్రియలుగా మార్చాలనుకుంటున్నాము ఇంజనీరింగ్ దృక్కోణం నుండి పరిశోధన సంప్రదింపుల సంప్రదాయ మార్గం ఇది మరియు ప్రాథమిక సైన్స్ పాయింట్ వీక్షణ నుండి కాబట్టి బయోటెక్నాలజీ M కార్యక్రమాలు మరియు B బయోకెమిస్ట్రీ మాలిక్యులర్ బయాలజీ మరియు జెనెటిక్స్ పరంగా వారికి బలమైన నేపథ్యం ఉన్న కార్యక్రమాలు కాబట్టి ఈ 2 సాంప్రదాయ పరిశోధన రంగంలో ఇవి బయోటెక్ ప్రారంభంలో దేశం లో ప్రారంభమయ్యాయి ఇప్పుడు ఇది చాలా మల్టీ డిసిప్లినరీ గా మారింది ఇక్కడ ఇది పరిశోధన పరంగా అనేక ఇంజనీరింగ్ మరియు శాస్త్ర రంగాల తో పనిచేస్తోంది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే మరియు ఇదే విధంగా నా ఉద్దేశ్యం బయోటెక్నాలజీలో గత ఐదు సవత్సరాలలో మీకు తెలిసిన ఇటీవల పరిశోధనలలో ప్రాముఖ్యత పొందిన నిర్దిష్ట ప్రాంతాల గురించి చెప్పగలరా ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి పరిశ్రమల కోణం నుండి థియర్ప్యూటీక్ ప్రోటీన్లు మోనోక్లోనల్ యాంటీబాడీస్ టీకాలు కాబట్టి మానవ వ్యాధుల మందులు చాలా ప్రముఖంగా మారాయి కాబట్టి ఒక పెద్ద సాంకేతికత సాంప్రదాయ సూక్ష్మజీవుల బయోటెక్నాలజీ నుండి జంతువుల కణ సంస్కృతులు మరియు మొక్కల కణ సంస్కృతుల వివిధ డ్రగ్స్ అణువుల ఉత్పత్తి వరకు తీసుకుంది అందువల్ల వారు దీనిని బయోసిమిలర్స్ అని అన్నారు కాబట్టి బయోసిమిలర్స్ అంటే మన శరీరంలో ఉన్నదానికి సమానమైన సమ్మేళనాలు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి ఉదాహరణకు రక్త హీనత ఉన్నవారికి మీరు ఎరిథ్రోపోయిటిన్ ఇస్తారు కాబట్టి ఎరిథ్రోపోయిటిన్ అనేది మన శరీరంలో ఉంటుంది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ ఇది ఇప్పటికే ఉంది ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి మన శరీరంలో కాబట్టి విట్రో లోని నిర్మాణం తో సమానంగా ఉండే ఒకే కాంపౌండ్ ని మెమరీ సెల్ కల్చర్ ఉపయోగించి ఉత్పత్తి చేయాలి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి కాబట్టి ఇది ఇటీవల చేపట్టిన పరిశ్రమల్లో ఒకటి పెద్ద పెట్టుబడులు జరుగుతున్న పరిశోధన యొక్క పారిశ్రామిక అంశాలు రెండవది కంప్యుటేషనల్ బయాలజీ నిర్మాణాలు ప్రోటీన్ల నిర్మాణం DNA అణువులను కనుగొనడానికి బయోఇన్ఫర్మేటిక్స్ పరంగా ప్రజలు కొత్త సాఫ్ట్వేర్లను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారు కాబట్టి బయో ఇన్ఫర్మేటిక్స్ నుండి ఆ లక్ష్యాన్ని చేయడానికి ఇది సహాయపడుతుంది మరియు ఇటీవల చాలా ఆకర్షణీయమైనది పెద్ద డేటా విశ్లేషణ ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి పెద్ద ఇన్స్టిట్యూట్ పెద్ద గ్రూప్ దానిపై పనిచేయడంలో మా ఇన్స్టిట్యూట్ కూడా చాలా ప్రసిద్ది చెందింది కాబట్టి బయోటెక్నాలజీ పెద్ద డేటా విశ్లేషణలో ప్రధాన పాత్రలలో ఒకటిగా ఉంది ఎందుకంటే మానవ జన్యువుల నుండి లభించే డేటాలో భారీ మొత్తంలో క్రమం ఉంది కాబట్టి వీటిని విశ్లేషించాల్సిన అవసరం ఉంది మరియు కనుగొనడం తప్ప కాబట్టి వ్యాధికి సంభావ్యత ఏమిటి మరియు అన్నింటికీ ఉండవచ్చు కాబట్టి ఇవి కొత్తవి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ చాలా ఆసక్తికరంగా నేను భావిస్తున్నాను అవును కాబట్టి ఇది కంప్యూటింగ్ ఎలా ఉంటుందో చూపిస్తుంది ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి కంప్యూటింగ్ ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సౌకర్యాలు చాలా క్లిష్టమైనవని మీకు తెలుసు ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి చాలా క్లిష్టమైనవని ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ ప్రజలు నైపుణ్యం కలిగిన గణన పద్ధతులు మీకు తెలుసు కాబట్టి బయోటెక్నాలజీలో కూడా విజయాలకు స్వాభావికమైన గణన చాలా ఉంది ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి మా విభాగంలో మాకు పెద్ద గణన సమూహం ఉంది మరియు మా విభాగం మరియు కంప్యూటర్ సైన్స్ వ్యక్తుల మధ్య చాలా బలమైన పరస్పర చర్య ఉంది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి చాలా ప్రాజెక్టులు చేస్తున్నారు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి మరియు ఇటీవల మేము ఈ ప్రాంతానికి పరస్పరాధారిత అధ్యాపకులను నియమించాము ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే చాలా బాగుంది చాలా బాగుంది కాబట్టి నేను కూడా దానిని చూస్తాను విద్యార్థి కోణం నుండి చూద్దాం విద్యార్థులు ఇక్కడకు వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఒక MS లేదా PhD డిగ్రీ కోసం వచ్చే విద్యార్ధులను మీరు గమనించినట్లైతే వారు చెప్పే నేపథ్యాలు లేదా వారు కలిగి ఉన్న నేపథ్యాల పరిధి మరియు మొదలైనవి వారు MS పీహెచ్డీ కోర్సులో స్థిరపడిన చోట వారు సవాళ్లను ఎదుర్కొనే నిర్దిష్ట ప్రాంతాలు ఉన్నాయా సాంప్రదాయ కళాశాలల్లో ఉన్న శిక్షణ ఎంఎస్ పిహెచ్డి కోసం వారిని సిద్ధం చేయడానికి సరిపోతుందా కనీసం బయోటెక్నాలజీలో ప్రవేశించినప్పుడు అయినా శిక్షణ సరిపోతుందా లేదా వారు పరిష్కరించాల్సిన నిర్దిష్ట లోపాల ని మీరు చెప్పగలగాలి లేదా అలా అయితే అలాంటి వాటిని అధిగమించడం గురించి వారు ఏమి చేయాలి ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి కొత్తగా వచ్చే విద్యార్థికి కొత్తగా చేసిన ప్రయోగాల పై అనుభవం చాలా తక్కువ అని నా అభిప్రాయం కాబట్టి ముఖ్యంగా బయోటెక్నాలజీలో అందరూ ప్రయోగాత్మక వ్యక్తులు కాబట్టి ఖచ్చితత్వం చేయడానికి చాలా పరికరాలను నిర్వహించడానికి చాలా అనుభవం ఉండాలి కాబట్టి వారిలో లోపం అదే ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే మరియు దీనికి కూడా సంబంధం ఉంది బయోటెక్నాలజీలో మీకు పరిశుభ్రతని పాటించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను మరియు ఒక ప్రయోగంలో పరిశుభ్రత సంపూర్ణత మరింత క్లిష్టమైనది ఎందుకంటే మన చేతుల కారణంగా నమూనా పూర్తిగా కలుషితం కావచ్చు ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి నమూనా ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీరు అక్కడ ఏ కల్చర్ అభివృద్ధి చేస్తున్నారో మీకు తెలియదు కాబట్టి మీరు సూచిస్తున్నది మీకు తెలుసని నేను భావిస్తున్నాను ఇది ఒక ప్రయోగంలో ప్రయోగాన్ని ప్రారంభించే సామర్ధ్యం మాత్రమే కాదు కానీ ఆ ప్రయోగానికి సంబంధించిన విషయాల గురించి కూడా కాబట్టి అది విద్యార్థులు లోపలికి వచ్చినప్పుడు లోపించిన విషయం కాబట్టి నా ఉద్దేశ్యం మీరు నడుపుతున్న ప్రత్యేక కోర్సుల లో వీటిలో లోపాలను అధిగమించేవి ఏమైనా ఉన్నాయా మీరు విద్యార్థిని ఈ లోపాల గురించి ఎలా అప్రమత్తం చేస్తారు మీరు భావించే ప్రమాణాలకు ఎలా మీరు వారిని తీసుకురాగలరు ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి కాబట్టి మనలో చాలా మంది మొదటి సంవత్సరంలోనే వారు కోర్సు వర్క్ చేసే సమయం లోనే వారికి శిక్షణ ఇస్తారు కాబట్టి వారు పరిశోధన పండితులలో కొంతమంది సీనియర్లతో చేస్తారు మరియు ప్రాథమిక ప్రయోగాలు చేస్తారు కాబట్టి వారి ప్రయోగశాలలో ప్రయోగాలు చేయడానికి వారు బాగా సన్నద్ధమయ్యారు అని మేము నిర్ధారించుకుంటాము ఇప్పుడు వారు చేయాలని మేము ఆశిస్తాము ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి కాబట్టి మొదటి సంవత్సరంలో ప్రధానంగా వారు వీటిని చేయడానికి మేము సమయాన్ని కేటాయిస్తాము ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ వాస్తవానికి నా ఉద్దేశ్యం ఏమిటంటే మీరు ఇప్పటికే తెలిసిన నిర్దిష్ట పరిశ్రమలు కావచ్చు మీరు చేసే పరిశోధన మరియు మొదలైనవి చూస్తున్నారు వాస్తవానికి అదే సమయంలో ఈ అభిప్రాయం కొన్ని సార్లు ఉంది ఒక ఎంఎస్ డిగ్రీ లేదా పిహెచ్డి డిగ్రీ చాలా వరకు అకాడెమిక్గా దృష్టి సారించే ధోరణిని కలిగి ఉంటుంది ఎందుకంటే మేము దాని గురించి అలానే చేస్తాము మీలో ఆ స్థాయికి దృష్టి మరియు పరిశోధన చేయడానికి ఏకాగ్రత అవసరం మరియు కొన్నిసార్లు MS మరియు PhD పరిశోధన కూడా కొన్ని అత్యాధునిక కార్యకలాపాలపై ఉంది ఇది సమాజం నుండి కొంతకాలం తర్వాత ప్రయోజనం పొందవచ్చు మీకు తెలిసినట్లుగా ఉండకపోవచ్చు కాబట్టి ఈ దృష్టాంతంలో పరిశ్రమ ఎక్కడ సరిపోతుంది అని మీరు చెప్పగలరా ఈ రంగంలో ప్రస్తుత పరిశోధన కార్యకలాపాలు ఏమిటి అనే దానిపై వారు ఎంత వరకు ఆసక్తి కలిగి ఉన్నారు వారు ఎంత వెనుకబడి ఉన్నారు లేదా బయోటెక్నాలజీలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు అని మీరు భావిస్తున్నారు మరియు పరిశోధనలలో జరుగుతున్న వాటికి అనుగుణంగా ఎంతవరకు ఉన్నారని మీరు భావిస్తున్నారు ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి కాబట్టి స్పష్టంగా చెప్పాలంటే ఇప్పుడు అందుబాటులో ఉన్న పరిశ్రమల సంఖ్య ఇతర రంగాలతో పోలిస్తే చాలా తక్కువ ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే అది కేవలం భారతీయ విషయమా లేదా అంతర్జాతీయమా మీరు అది కూడా చూస్తారు ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి అంతర్జాతీయంగా కూడా ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ అంతర్జాతీయంగా కూడా సరే ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి ఎందుకంటే ఇది చేయటానికి అధిక పెట్టుబడి ఉంటుంది మరియు పరిశ్రమల విజయం కూడా ఉంటుంది విజయం సాధించే అవకాశం కూడా చాలా తక్కువ ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి ఎందుకంటే మీరు దానిని పరీక్షించే ఫార్మా డ్రగ్స్ క్లినికల్ ట్రయల్స్ చేసి సమ్మేళనం తీసుకోవడానికి చాలా పెట్టుబడి అవసరం ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ కాబట్టి చాలా పెట్టుబడి సమయం మరియు చాలా నియంత్రణ అంశాలు ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి నియంత్రణ అంశాలు కాబట్టి ముఖ్యంగా ఆ రకమైన పరిశ్రమల్లో ప్రజలు చాలా నిర్దిష్టమైన శిక్షణ కోసం చూస్తారు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి ప్రోటీన్ వ్యక్తీకరణ వలె పొటాషియం ఎలా తయారు చేయాలి స్ట్రెయిన్ మెరుగుదలలు ఎలా చేయాలి డౌన్ స్ట్రీమింగ్ ప్రాసెసింగ్ కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉద్యోగ అంశాలు బాగున్నాయి ఉదాహరణకు మా విభాగంలో విద్యార్థులు బయో ప్రాసెస్ ఇంజనీరింగ్ పూర్తి చేసారు తద్వారా ఉద్యోగ నియామకాలు ఇతర ప్రాంతాల రంగాలతో పోల్చితే అవకాశాలు బాగా ఉన్నాయి ఇతర రంగాలలో ప్రజలు పోస్ట్ డాక్టోరల్ శిక్షణ కోసం వెళ్ళవలసి ఉంటుంది ఎక్కువ అనుభవం కావలసి ఉంటుంది ఇప్పుడు మంచి ఉద్యోగాలు పొందే అవకాశాలు ఎక్కువ ఇది చాలా విస్తృతమైనది మరియు పరస్పరాధారితమైనది అదే సమస్య కాబట్టి ప్రజలు కొన్ని పరిశ్రమలకు ఆ రంగంపై శిక్షణ ఇవ్వడానికి ఒక వ్యక్తి అవసరం ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి కాబట్టి ఆ పిహెచ్డి సమస్య ఆధారంగా ఆపై పోస్ట్ డాక్టరల్ శిక్షణను చేయడం ఆ సంస్థకు అనుకూలంగా ఉండవచ్చు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ కాబట్టి విద్యార్థులను కూడా మీరు చూస్తారా వారు మీకు తెలిసిన మానవ వ్యవస్థలలో ఉపయోగించగల అంశాలు మరియు మొదలైన వాటికి సంబంధించి వారు పూర్తిగా క్రొత్త మరియు ఆసక్తికరంగా ఏదో చేస్తున్నారని అర్థం మీకు తెలిసిన వ్యక్తులు ఉన్నారు వారు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత వారి స్వంత సంస్థలను తెరిచే వ్యక్తులు ఉన్నారా మీరు చెప్పినట్లుగా ఈ రంగంలో పెట్టుబడి చాలా ఎక్కువగా అవసరం ఉన్నందున మీకు తగినంత వ్యవస్థాపకులను ఈ రంగంలో మీరు చూడగలరా కనుక ఇది సాధ్యమా ఆలోచించండి ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి అధ్యాపకులతో కలిసి మా విభాగంలో 3 4 మంది విద్యార్థులు వ్యవస్థాపకత ను ప్రారంభిస్తారని నా అభిప్రాయం ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి కాబట్టి అవి ప్రారంభ దశలో ఉన్నాయి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి కాబట్టి ఎక్కువగా అవి సెన్సార్ల మాదిరిగానే తయారవుతున్నాయి కాబట్టి పరికరాల ను కనుగొనడం ముఖ్యంగా వ్యాధి విషయంలో కొన్ని అంశాలను పరిశోధించడం ఎలా కనుగొనాలో తెలుసుకోవడం ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి ఒక వ్యక్తికి వ్యాధి ఉందా లేదా కాబట్టి మా విభాగంలో డయాగ్నొస్టిక్ కిట్లు మరియు బి టెక్ బృందం నుండి ఎక్కువ విజయాలను పొందాము కాబట్టి వారు శక్తి ఆధారిత సంస్థ అయిన సీ 6 ఎనర్జీని ప్రారంభించారు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి సముద్రపు పాచి నుండి వారు శక్తిని పొందుతారు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే సరే ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి కాబట్టి అది మరింత విజయవంతమైన మరియు బాగా స్థిరపడిన సంస్థ ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే సరే ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి ఇప్పుడు మా విభాగంలో ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే కాబట్టి ఒక మూలకం కూడా ఉంది ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి ఒక మూలకం ఉంది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ మరియు చాలా మంది ఇతర విద్యార్థులు కొంత మొత్తం పరిశ్రమకు వెళుతారు ఆ తర్వాత వారు వారి పరిశోధనా అంశంపై చాలా ఆధారపడుతున్నారని మరియు కొందరు వ్యవస్థాపక వెంచర్లను ప్రారంభిస్తున్నారని చెప్తున్నారు అకాడెమియా గురించి అంటే నా ఉద్దేశ్యం భారతదేశంలో విద్యాసంస్థలో ఎంఎస్ పిహెచ్డి విద్యార్థులు వెళ్ళగల తగినంత స్థానాలు ఉన్నాయా మీకు తెలుసా ఎందుకంటే ఇది సాధారణంగా చాలా మంది వెళ్ళినట్లు అనిపిస్తుంది మరియు అక్కడే వారు కూడా నిర్ణయించుకున్నారు అనేక ఇతర విభాగాలు మీ విషయంలో మీరు ఏమి చూస్తారు ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి చాలా అవకాశాలు ఉన్నాయి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ బోలెడంత అవకాశాలు ఉన్నాయి ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి విద్యా స్థానాలకు బోలెడంత అవకాశాలు ఉన్నాయి అకడమిక్ స్థానాలు ఆశించే వ్యక్తులు పీహెచ్డీ సమయంలో ఎక్కువ ప్రచురణలు కలిగి ఉండటం మంచిది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి మరియు విదేశాలలో పోస్ట్ డాక్టోరల్ శిక్షణ మంచి ప్రదేశాలలో పొందడానికి చాలా ప్రాధాన్యత ఇస్తుంది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి అప్పుడు తిరిగి వచ్చి జీవశాస్త్ర విభాగంలో మంచి మార్గంగా మాతో చేరండి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే కాబట్టి మీరు ఏదో సిఫార్సు చేస్తున్న క్రమం అది ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి విద్యార్థులు తిరిగి రావాలని సిఫార్సు చేస్తున్నారు మరియు సమయం చూడండి 1214 ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ తిరిగి వచ్చి సరే మరియు మీ గురించి మీకు తెలుసా మీరు పురోగతి మరియు పరిశోధనలను ఎలా చూస్తారో నేను అడుగుతాను కాబట్టి మీరు ఇప్పుడు ఉన్నందున మీరు చాలా అవార్డులను గెలుచుకున్నారని మరియు మీరు చాలా పాలుపంచుకున్నారని మరియు మీరు ఈ ప్రచురణలన్నింటినీ చాలా చాలా దగ్గరి నుండి చూస్తున్నారు ఎందుకంటే మీరు ఎడిటోరియల్ బోర్డులో ఉన్నారు మరియు మొదలైనవి సాధారణంగా విద్యార్థుల పురోగతి మీకు తెలుసని మరియు మీకు తెలిసినట్లుగా ప్రచురణలు మరియు మంచి ఛానెల్ల సంఖ్య మొదలైనవి మీకు తెలుస్తాయి పరిశోధన చేసే విద్యార్థి యొక్క పురోగతిని మీరు అంచనా వేయగల ఇతర మార్గాలు ఉన్నాయా ఎందుకంటే ఈ పరిశోధన కోర్సు తో పోలిస్తే భిన్నమైన అమరిక స్పష్టంగా ఉంటుంది పరీక్షలు ఉంటాయి గ్రేడ్ లు ఉంటాయి మీకు గ్రేడ్ వస్తుంది మరియు మీరు బాగా చేస్తారని లేదా బాగా చేయలేదని ప్రజలు చెప్పగలరు కానీ పరిశోధనలో మీరు మీ విద్యార్థులను చూసినప్పుడు మరియు ఈ వ్యక్తి పరిశోధకుడిగా వెళుతున్నారని మీరు భావిస్తున్నప్పుడు మీరు ఏమి చూస్తారు ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి నేను గుర్తించిన మొదటి విషయం ఏమిటంటే ఒక విద్యార్థి నాకు చదవడానికి ఒక పత్రం పంపుతున్నాడా అనేది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి ఈ వేదిక పత్రం ఆసక్తికరంగా ఉన్నాయి కాబట్టి నేను దీన్ని ఉపయోగించగలను అని చెప్తారు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే సరే ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి అతను ఈ రంగంలోకి ప్రవేశించాడు అని చెప్పటానికి ఇది మొదటి లక్షణం ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ ఓహ్ చాలా బాగుంది ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి కాబట్టి అతను సమస్య గురించి ఆలోచిస్తున్నాడు మరియు ఆతను దానిని ఆధారం చేసుకొని పని చేయడానికి ప్రయత్నిస్తున్నాడు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ ఆపై చదవడానికి ఆసక్తికరంగా ఉన్న పత్రంపై కొంత తీర్మానం చేసుకోండి ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి అన్నింటిలో చదవడానికి ఆసక్తికరంగా ఉన్న పత్రం పై ఆలా చేయండి ఇది నేను చేసే ఒక రకమైన మూల్యాంకనం రెండవ విషయం ఏమిటంటే ప్రజలు పూర్తిగా కొత్త విభిన్న ప్రయోగాలతో తిరిగి వస్తారా మా పరిశోధనలో క్రమం తప్పకుండా చేయవలసిన ప్రయోగాలు ఉన్నాయి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి కాబట్టి ప్రజలు వస్తారు సరే నేను వేరేదాన్ని ప్రయత్నిస్తాను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ కొన్ని విభిన్న ఆలోచనలు ఏదో పరిశోధినలకి దారితీస్తుంది ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి భిన్నమైన ఆలోచన భిన్నమైనది ఈ విషయాన్ని ఎప్పుడైనా పరిశీలించాలి కాబట్టి ఇది నిజంగా మా పరిశోధనా రంగాన్ని విస్తరించేలా చేస్తుంది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి నా విద్యార్థులు కొందరు అలా చేశారు కాబట్టి ఇంజనీరింగ్ కంటే ఇప్పుడు నేను ఎక్కువగా జీవశాస్త్రవేత్తగా మారుతున్నాను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి జీవ శాస్త్రాలలో పరిశోధనలు అక్కడకు వెళ్తున్నాయి కాబట్టి వారు సరైన మార్గంలో ఉన్నారా అనేది వారికి సహాయపడుతుంది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి తమను తాము అభివృద్ధి చేసుకుంటూ వారిలో కొందరు మేము దీనికి గ్రాంట్ వ్రాద్దామని చెబుతున్నారు నేను మీకు సహాయం చేస్తాను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే చాలా బాగుంది కాబట్టి వారు నిజంగా చాలా ఎక్కువగా ఆలోచించారు వారు విశ్వాసం పొందుతున్నారు ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి ఈ విషయంలో విశ్వాసం ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి కాబట్టి నేను కనుగొన్న కొంతమంది వ్యక్తులు ఉన్నారు అప్పుడు నేను ల్యాబ్లో ఒక దినచర్యను చేసాను విద్యార్థులు మూడవ సంవత్సరానికి వచ్చేటప్పుడు చివరి సంవత్సరం ఒక వ్యక్తి 1 రఫ్ డ్రాఫ్ట్ ని తయారు చేసి నాకు ఇవ్వాలి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి తన రంగంపై అప్పుడు దాన్ని సరిచేయడానికి ప్రయత్నిస్తాము మేము దానిని సమర్పిస్తాము కాబట్టి అది తరువాత సిఫార్సులలో వారికి సహాయపడుతుంది అతను ఆలోచించగల సామర్థ్యం కలిగి ఉంటాడు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే సరే ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి ప్రచురణలు కాకుండా పరిశోధన చేయాలని నేను అనుకుంటున్నాను కాబట్టి వారి ప్రవర్తనను చూస్తే వారు పరిశీలన పుస్తకాన్ని డేటాను ఎంత చక్కగా నిర్వహిస్తారు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి కాబట్టి క్రమం తప్పకుండా గైడ్ను కలుస్తున్నారా లేదా కాబట్టి కొంతమంది విద్యార్థూలు క్రమం తప్పకుండా ప్రతిరోజూ లేదా రోజులో రెండు సార్లు కలుసుకుని వచ్చిన ఫలితాలను చూపిస్తారు ఏమి చేయాలి ఇవి మనం అంచనా వేసే కొన్ని విషయాలు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే మీరు విద్యార్థులు క్రమం తప్పకుండా సమావేశం గురించి ప్రస్తావించారు కనుక విద్యార్థులు తమ మార్గదర్శకులను ఎంత తరచూ గా కలుసుకోవాలి అని మీరు అనుకుంటున్నారు మరియు అది వారి కార్యక్రమంలో సమయంతో పాటు మారుతూ ఉంటుందా మీరు ఏమి సూచిస్తారు ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి కాబట్టి నా ప్రయోగశాలలో నేను రోజూ వారిని కలుస్తాను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ ప్రతిరోజూ వారిని కలవండి మంచిది ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి రోజూ వారిని కలుసుకుని చూడండి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి కాబట్టి నేను భావిస్తున్నాను రోజువారీ పరిచయాలు కలిగి ఉండి మిమ్మల్ని చూడటం మంచిది ఏమి జరుగుతుంది తెలుస్తుంది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ గ్రేట్ కాబట్టి నేను ఈ చర్చను ఇంకొక సాధారణ ప్రశ్నతో ముగిస్తాను బయోటెక్నాలజీలో ఎంఎస్ లేదా పిహెచ్డి కోర్సు లలో చేరాలని ఆశించే విద్యార్థికి మీరు ఏ సలహా ఇస్తారు ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి మొదటి సలహా సాంకేతికంగా ఉండదు ఇది ఏ విద్యార్థికి అయినా సాధారణ సలహా ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ తప్పకుండా ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి మొదట విద్యార్థులు అతను ప్రయత్నిస్తున్న ఏమైనా ఒక సమూహంలో జట్టు సభ్యునిగా మెలగడానికి ప్రయత్నించాలి ఇది మరింత ముఖ్యమైనది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ మరింత ముఖ్యమైనది ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి కాబట్టి ఇది ఇక్కడ అతని జీవితాన్ని సౌకర్యవంతంగా చేస్తుంది మరియు ఇది అన్ని పోస్ట్ డాక్టోరల్ స్థానాలు లేదా ఏ కంపెనీలోనైనా అడిగిన పరామితిలో ఒకటి ఎక్కడైనా అది చేస్తుంది వ్యక్తి జట్టు తో కలిసి పని చేస్తాడా లేదా ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి కాబట్టి వారు చేరినప్పుడు ఈ కార్యక్రమంలో వారు నేర్చుకోవలసిన మొదటి విషయం ఇది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ అవును ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి రెండవది సాధ్యమైనంత త్వరగా సమస్యను గుర్తించడం ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి వీలైనంత త్వరగా మరియు ల్యాబ్ రికార్డ్ పుస్తకం అబ్జర్వేషన్ పుస్తకం చాలా స్పష్టంగా ఉండేలా చూడండి వారు ఏమి చేసినా మీ ప్రయోగం విఫలమైనప్పటికీ వారు విఫలమైనట్లు పేర్కొనాలి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి అది వచ్చినప్పుడు ఫలితాలు వస్తాయి డేటా నిర్వహణ చాలా శక్తివంతంగా ఉండాలి ఈ రోజుల్లో ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ఈ ప్రాపర్టీ తప్పు అని ప్రజలు చెప్తారు ఇది తప్పు మీరు వాటిని నిరూపించాలి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ అవును అవును ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి లేదా వారు తప్పుడు డేటా లేదా అలాంటిదే చెబుతారు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ అవును అవును ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి కాబట్టి డేటా నిల్వ చాలా ముఖ్యం రా డేటా అంతా ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి వారు నిర్వహించాల్సిన అవసరం ఉందని వారు మార్గనిర్దేశం చేయడానికి ఒక కాపీని ఇవ్వాలి మరియు వారు కూడా ఆ కాపీని తమ కోసం భద్రపరుచుకోవాలి కాబట్టి ఏవైనా సమస్యలు వచ్చినా దాన్ని కొనసాగించాలి మూడవది వారు చాలా క్రమపద్ధతిలో ఉండాలి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి కాబట్టి క్రమపద్ధతిలో ఒక సాధారణ సమయాన్ని తయారుచేయడం ఈ విషయాలపై పని చేయడానికి ప్రయోగశాలకు రావడం కాబట్టి ఇది వారిని చేస్తుంది అని నేను అనుకుంటున్నాను సరే కాబట్టి ఇవి తమకు తాము చెప్పుకోవలసిన విషయాలు ఇవి నేను అభివృద్ధి చేసుకోవాల్సిన అలవాట్లు నేను ఏ రంగంలోనైనా మంచి పరిశోధకుడిగా మారాలనుకుంటే బయోటెక్నాలజీతో సహా ముఖ్యంగా బయోటెక్నాలజీకి మీకు ప్రత్యేకంగా తెలుసు అని మీరు భావిస్తున్న కొన్ని విషయాలు మరియు నేను జట్టుతో కలిసి పని చేయాలి అన్న విషయాన్ని నేను అభినందిస్తున్నాను ప్రజలు పరీక్షల కోసం చదివినప్పుడు వారు సొంతంగా చదివే ధోరణి కలిగి ఉండవచ్చని నేను భావిస్తున్నాను లేదా ఏదైనా ఆపై వారు జట్టు జట్టుతో కలిసి పని చేయడం అలవాటు చేసుకోవాలి మరియు అది వారికి సహాయపడుతుంది ఇది మరొకరికి సహాయపడుతుంది మరియు అన్ని విధాలుగా ఇది చాలా సజావుగా పనిచేస్తుంది అవును ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి అలాగే వారు సొంత ల్యాబ్ సభ్యలతో కూడా వారి సమస్య గురించి మాట్లాడరు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ వారి సమస్య గురించి సరే ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి ఆ సభ్యులతో లేదా ఇతర ల్యాబ్ సభ్యులతో మాట్లాడాలి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి కాబట్టి మీరు ఎక్కువగా మాట్లాడితే మీకు త్వరగా పరిష్కారం లభిస్తుంది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ కాబట్టి బాహ్య కమ్యూనికేషన్ వలే అంతర్గత కమ్యూనికేషన్ కూడా ముఖ్యం ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి బాహ్య కమ్యూనికేషన్ ఇది చాలా ముఖ్యం మరియు సాహిత్యాన్ని చదవడం చాలా ముఖ్యం ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి ఆ రంగం లో నవీకరణ చేయండి మీకు తెలుసు మీరు ప్రతి వారం క్లిక్ చేయగల అనేక వెబ్సైట్లు ఉన్నాయి ఆ రంగంలో ప్రచురించబడిన పేపర్లు ఏమిటో మీకు నవీకరణలు లభిస్తాయి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి దీన్ని చదువుతూ ఉండండి మరియు ఈ రంగంలో విస్తృత జ్ఞానం కలిగి ఉండటం చాలా ముఖ్యం కాబట్టి అది వారి ప్రగతికి విజయం చేకూర్చుతుంది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ గుమ్మడి ధన్యవాదాలు మేము మిమ్మల్ని ఇక్కడ కలిగి ఉండటం చాలా ఆనందంగా ఉంది మీరు ఇచ్చిన చాలా అంతర్దృష్టి చాలా ఆసక్తికరంగా ఉంది అని నేను భావిస్తున్నాను మరియు ఖచ్చితంగా కొత్తగా ఏమీ తెలియని విద్యార్థులు వారు పరిశోధన లోకి వస్తే వారు ఏమి పొందుతున్నారు లేదా వారు ఏమి చేయగలరు అన్న విషయాన్ని బాగా వివరించారు మీరు పంచుకున్న చాలా సమాచారం వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను సమావేశానికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ అవును ఖచ్చితంగా ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి దానికి ధన్యవాదాలు